మనము తక్కువ శక్తి రూపకల్పనపై మన చర్చను కొనసాగిద్దాం మీరు మా చివరి ఉపన్యాసం గుర్తుచేసుకుంటే అందులో మేము ప్రాథమికంగా CMOS సర్క్యూట్లలో విద్యుత్తు వెదజల్లడానికి వివిధ వనరుల గురించి మాట్లాడాము మరియు ఈ ఉపన్యాసంలో మనం కొన్ని డిజైన్ మార్పులు కొన్ని డిజైన్ నియమాలను అనుసరించి డిజైన్ సవరణలు చేయడం ద్వారా విద్యుత్తు వెదజల్లడాన్ని ఎలా నియంత్రించగలము లేదా తగ్గించగలము అనే దానిపై కొంత చర్చను ప్రారంభిస్తాము అటువంటి వివిధ పద్ధతులు ఉన్నాయి మనము వాటిని ఒక్కొక్కటిగా చూద్దాం ఈ రోజు ఇక్కడ చర్చనీయాంశం శక్తిని తగ్గించే పద్ధతులు నేను టెక్నిక్స్ గురించి మాట్లాడేటప్పుడు మనం చూస్తాము ఈ పద్ధతులు పరికరాల స్థాయిలో ట్రాన్సిస్టర్ స్థాయిలో రెండింటిలో పని చేస్తాయి మరియు అవి చాలా ఎక్కువ డిజైన్ స్థాయిలలో పని చేయవచ్చు బహుశా ఆర్కిటెక్చర్ స్థాయిలో పని చేయవచ్చు మీరు ఉన్నత స్థాయిలో అయినా సర్క్యూట్ను రూపకల్పన చేస్తున్నప్పుడు మీరు కొన్ని రూపకల్పన నిర్ణయాలు తీసుకోవచ్చు అది చివరికి శక్తి వెదజల్లడాన్ని చాలా ముఖ్యమైన రీతిలో ప్రభావితం చేస్తుంది మనకు ట్రాన్సిస్టర్ లెవల్ సర్క్యూట్ ఉన్న తర్వాత మాత్రమే శక్తి గురించి ఆందోళన చెందుతామని కాదు మీరు సర్క్యూట్లను రూపకల్పన చేస్తున్నప్పుడు చాలా ఎక్కువ స్థాయిలో ప్రవర్తనా స్థాయిలో కూడా ఉండకపోవచ్చు కొన్ని పద్ధతులు ఉన్నాయి వాటిలో కొన్నింటి గురించి మనము మాట్లాడదాముతద్వారా మీరు తుది సర్క్యూట్ పనిని కలిగి ఉన్నప్పుడు దీనిని అనుసరించవచ్చు లేదా స్వీకరించవచ్చు విద్యుత్ వెదజల్లడంపై మీకు మంచి నియంత్రణ ఉంటుంది సరేనా మనము ఇక్కడ ప్రధానంగా డైనమిక్ శక్తిని తగ్గించడానికి మరియు స్థిర శక్తిని తగ్గించడానికి చేసే పద్ధతుల గురించి మాట్లాడుతున్నాము డైనమిక్ శక్తిని తగ్గించడం కోసం మా చివరి ఉపన్యాసంలో మీరు పొందిన ఎక్స్ప్రెషన్ను గుర్తుకు తెచ్చుకుందాం ఒక సాధారణ CMOS గేట్ కోసం డైనమిక్ శక్తి వెదజల్లడం ఈ విధమైన ఎక్స్ప్రెషన్ ద్వారా ఇవ్వబడుతుంది అని మేము చెప్పాము ఆల్ఫా అనేది ఆక్టివిటీ ఫాక్టర్ అవుట్పుట్ ఎంత తరచుగా స్థితిని మారుస్తుంది అంటే అది ఛార్జింగ్ లేదా డిశ్చార్జ్ అవుతోంది సి లోడ్ కెపాసిటెన్స్ విడిడి విద్యుత్ సరఫరా వోల్టేజ్ మరియు ఎఫ్ గడియారం యొక్క ఫ్రీక్వెన్సీ ఇప్పుడు మీరు తగ్గించడం గురించి మాట్లాడుతున్నప్పుడు మనము ఈ 4 పారామీటర్లలో దేనినైనా తగ్గించవచ్చు ఈ వ్యూహాలలో ఈ 4 యొక్క తగ్గింపు ఉంటుంది మనము ఆక్టివిటీ ఫాక్టర్ని తగ్గించాలనుకుంటున్నామని చెప్పినప్పుడు క్లాక్ గేటింగ్ స్లీప్ మోడ్ వంటి పద్ధతులు ఉన్నాయి మనం చూద్దాం వీటిని అవలంబించవచ్చు క్లాక్ గేటింగ్ అంటే కొన్నిసార్లు మనకు అవసరం లేనపుడు గడియారాన్ని సర్క్యూట్లోకి రాకుండా ఆపవచ్చు గడియారాన్ని నిలిపివేయగలిగితే కార్యకలాపాలు కూడా ఆగిపోతాయి ఆల్ఫా సహజంగా తగ్గుతుంది ఆల్ఫా విలువ సరేనా అదేవిధంగా మీరు సి చిన్న ట్రాన్సిస్టర్లు షార్ట్ వైర్లు చిన్న ఫ్యాన్ అవుట్స్ ప్రయత్నించి తగ్గించవచ్చు లోడ్ కెపాసిటెన్స్ను వివిధ పద్ధతులను ఉపయోగించి ప్రయత్నించి తగ్గించవచ్చు VDD ని తగ్గించడం చాలా ముఖ్యమైనదిగా అనిపిస్తుంది ఎందుకంటే ఇది చతురస్రంగా కనిపిస్తుంది సరఫరా వోల్టేజ్ను తగ్గించడం కూడా చాలా సాధారణమైన టెక్నిక్ కానీ దురదృష్టవశాత్తు మీరు సరఫరా వోల్టేజ్ను తగ్గించినప్పుడు మీ ఆలస్యం కూడా పెరుగుతుంది ఇది ట్రేడ్ ఆఫ్ వాస్తవానికి ఆమోదయోగ్యమైన స్థాయిలకు మించి పనితీరును త్యాగం చేయకుండా చివరికి మీరు కోర్సు యొక్క ఫ్రీక్వెన్సీని సాధ్యమైనంతవరకు తగ్గించవచ్చు మీ సర్క్యూట్లో పవర్ డౌన్ మోడ్ ఉండవచ్చు ఇది ఆటోమేటిక్ గా ఫ్రీక్వెన్సీని తగ్గిస్తుంది ఇప్పుడు స్టాటిక్ శక్తిని తగ్గించడం కోసం అవుట్పుట్ మారేటప్పుడు స్టాటిక్ పవర్ వినియోగించబడుతుందని మీరు గుర్తుచేసుకొండి కొద్ది సేపట్లో పుల్ అప్ మరియు పుల్ డౌన్స్ రెండూ నిర్వహిస్తున్నాయి మనము అనేక పద్ధతుల కలయికను ఉపయోగించవచ్చు మనము నిష్పత్తి గల సర్క్యూట్ను ఉపయోగించవచ్చు నిష్పత్తి సర్క్యూట్ అంటే సాంప్రదాయిక CMOS రకమైన సర్క్యూట్ ఇక్కడ పుల్ అప్ నెట్వర్క్ మరియు పుల్ డౌన్ నెట్వర్క్ ఉంటుంది నేను చెప్పినట్లు పుల్ అప్ నెట్వర్క్ ఒకే పరివర్తన లా కాకుండా ఇది డైనమిక్ CMOS కి భిన్నంగా ఉంటుంది అవుట్పుట్ వోల్టేజ్ ఒక సర్క్యూట్ నుండి తీసుకోబడింది ఇది వోల్టేజ్ డివైడర్ లాగా ఉంటుంది ఇది సాధారణంగా మనము రేషియోడ్ సర్క్యూట్ అంటాము మనకు రేషియోడ్ సర్క్యూట్ ఉన్నప్పుడల్లా సిరీస్లో అనేక గేట్లు ఉంటాయి ఈ రకమైన స్విచింగ్ ప్రవాహాలు ప్రవహించే అవకాశం తక్కువగా ఉంటుంది అది ఆటోమేటిక్ గా తగ్గుతుంది మరియు ఎంపికగా మనము తక్కువ త్రెషోల్డ్ పరికరాలను ఉపయోగించవచ్చు మీరు ట్రాన్సిస్టర్ యొక్క త్రెషోల్డ్ వోల్టేజ్ను తగ్గిస్తే ఈ స్థిర శక్తి కూడా తగ్గుతుంది ఇది సాంకేతికతలలో ఒకటి మరియు స్థిర శక్తిలో లీకేజ్ శక్తి కూడా ఉంటుంది లీకేజీ తగ్గింపు పద్ధతిలో పేర్చబడిన పరికరాలు వంటి అనేక మార్గాలు కూడా ఉన్నాయి అంటే ట్రాన్సిస్టర్ల శ్రేణి శరీర పక్షపాతం మనము సబ్స్ట్రేట్ బయాస్ వోల్టేజ్ను మారుస్తాము ఉష్ణోగ్రత ఆపరేషన్ను తగ్గిస్తాము అనేక పద్ధతులు ఉన్నాయి ఎందుకంటే ఇవి లీకేజ్ కరెంట్ను నేరుగా ప్రభావితం చేస్తాయి అనేక పద్ధతులు ఉండవచ్చు పద్ధతులను ఒక్కొక్కటిగా చూద్దాం మొదట కొంచెం వెనక్కి వెళ్దాం క్లాక్ గేటింగ్ విధానాన్ని పరిశీలిస్తాము ఇది ఆల్ఫాను తగ్గించడానికి ఒక మార్గం ప్రాంగణం ఒక సర్క్యూట్లో శక్తి వెదజల్లడం సిగ్నల్ ట్రాన్సిషన్ యాక్టివిటీ లేదా ఆల్ఫాపై చాలా ఆధారపడి ఉంటుంది క్లాక్ గేటింగ్ ఇందులో ప్రాథమికంగా ఉంటుంది గడియారం మొత్తం వ్యవస్థ యొక్క మెదడు వలె పనిచేసే సిగ్నల్ అని మనము ఒక పరిశీలన చేస్తాము గడియార పరివర్తనాలు జరిగినప్పుడల్లా అవి అన్ని సర్క్యూట్ అంశాలు సమకాలీకరణలో పనిచేస్తాయి ఇది గడియారం ఇది సర్క్యూట్ యొక్క వివిధ భాగాలలో కార్యకలాపాలను ప్రేరేపిస్తుంది ప్రస్తుతం సర్క్యూట్లో ఒక భాగం ఉపయోగించబడడం లేదని భావించి అకారణంగా మాట్లాడితే గడియారాన్ని పూర్తిగా ఆ భాగం నుండి ఎందుకు స్విచ్ ఆఫ్ చేయకూడదు కాబట్టి కనీసం ఆ భాగంలో సిగ్నల్ మార్పిడి కార్యాచరణ ఆగిపోతుంది కాబట్టి విద్యుత్ వినియోగం తక్కువగా మారుతుంది ఇది క్లాక్ గేటింగ్ వెనుక ఉన్న ప్రాథమిక ఆలోచన కానీ ఒక విషయం మనం గుర్తుంచుకోవాలి మీరు టెస్ట్ ఇంజనీర్ అయితే మీ పని పరీక్ష చేయటం అయితే క్లాక్ గేటింగ్ మంచి ఆలోచన కాదని మీరు చెబుతారు మీరు గడియారం గేటింగ్ చేస్తే పరీక్ష చేసే పని మరింత కష్టమవుతుంది ఎందుకంటే ఆ గేట్లో కొంత లోపం కారణంగా గడియారం అంతా కలిసి సబ్ సర్క్యూట్కు చేరుకోకుండా ఆగిపోతే ఆ సబ్ సర్క్యూట్ను పరీక్షించడానికి నాకు మార్గం ఉండదు కానీ తక్కువ శక్తిని పరిగణనలోకి తీసుకుంటే శక్తిని గణనీయంగా తగ్గించడానికి క్లాక్ గేటింగ్ చాలా సులభమైన సాంకేతికతగా పరిగణించబడుతుంది ఇది మళ్ళీ ట్రేడ్ ఆఫ్ విషయం కాబట్టి మీకు నిజంగా ఏమి కావాలి కాబట్టి నేను చెప్పేది ఏమిటంటే మనము క్రియాశీలంగా లేని ఫంక్షనల్ మాడ్యూళ్ళ నుండి క్లాక్ సిగ్నల్ని ఆపివేస్తాము ఇది కొన్ని అదనపు హార్డ్వేర్లను కలిగి ఉండవచ్చు మరియు ఈ అదనపు హార్డ్వేర్ కారణంగా క్లాక్ సిగ్నల్లో కొంత అదనపు ఆలస్యం లేదా వక్రీకరణ ఉండవచ్చు ఇది కూడా మీరు గుర్తుంచుకోవాలి సర్క్యూట్ బ్లాక్ ఉన్న చోట నాకు ఇలాంటి సరళమైన దృశ్యం ఉందని అనుకుందాం అక్కడ నుండి ఇన్పుట్ లోడ్ చేయబడిన రిజిస్టర్ నా దగ్గర ఉంది అది ఒక ఫంక్షనల్ యూనిట్కు ఇవ్వబడుతుంది మరియు రిజిస్టర్ గడియారం ద్వారా లోడ్ అవుతుంది ఈ గడియారం నేరుగా రిజిస్టర్కు ఫీడ్ ఇవ్వడానికి బదులుగా గడియారాన్ని ఎన్నుకోవటానికి లేదా నిలిపివేయడానికి డిసేబుల్ అనే మరొక సిగ్నల్ను కూడా ఉపయోగిస్తున్నాను ఫంక్షనల్ యూనిట్ అవసరం లేదని నాకు తెలిసినప్పుడు నేను డిసేబుల్ సిగ్నల్ను 1 కి సెట్ చేస్తాను కాబట్టి ఈ OR గేట్ యొక్క అవుట్పుట్ స్థిరంగా ఉంటుంది రిజిస్టర్ విలువ మారదు మరియు అందువల్ల ఫంక్షనల్ యూనిట్లో సిగ్నల్ పరివర్తనం ఉండదు గేట్ గడియారాన్ని ఎంపికగా నిలిపివేయగలదు గడియారాన్ని నిలిపివేయడానికి మీకు కొన్ని అదనపు లాజిక్ అవసరం ఎందుకంటే ఈ సినారియోని బట్టి ఈ ఫంక్షనల్ యూనిట్ ఎప్పుడు అవసరమవుతుందో మరియు ఎప్పుడు అవసరం ఉండదో మీరు నిర్ణయించుకోవాలి మరియు అర్థం చేసుకోవాలి సిగ్నల్ ఉత్పత్తి చేయడానికి మీకు కొన్ని అదనపు లాజిక్ మరియు కొన్ని అదనపు నియంత్రణ యూనిట్ అవసరం కాబట్టి ఆ అదనపు సర్క్యూట్ అదనపు శక్తిని కూడా వినియోగించగలదు మరియు మీరు ఈ క్లాక్ నెట్వర్క్ రూపకల్పన చేసినప్పుడు మనము ఇంతకుముందు మరింత వివరంగా చూసాము మేము ఆలస్యాన్ని సమతుల్యం చేయడానికి ప్రయత్నిస్తాము తద్వారా మనకు 0 స్క్యూ క్లాక్ నెట్వర్క్ ఉంటుంది కనీసం ఒక లెవెల్ వరకు క్లాక్ సిగ్నల్స్ ఒకేసారి అన్ని n టెర్మినల్స్కు చేరుకుంటాయని మీరు నిర్ధారించుకోవచ్చు కానీ ఇక్కడ ఏమి జరుగుతుంది మనము అదనపు OR గేటును చేర్చాము కాబట్టి ఈ క్లాక్ సిగ్నల్ అదనపు గేట్ ఆలస్యం వల్ల ఆలస్యం అవుతోంది కాబట్టి అదనపు వక్రీకరణ ఉంటుంది డిజైన్ యొక్క ఖచ్చితత్వాన్ని ధృవీకరించడానికి వక్ర విశ్లేషణను నిర్వహించడం అవసరం కావచ్చు మీరు చేయగలిగే ఒక విషయం క్లాక్ నెట్వర్క్ కు చాలా బఫర్లు ఉన్నాయని మీరు గుర్తుచేసుకోండి ఇప్పుడు మీరు బఫర్లలో ఒకదానిని ఈ OR గేట్ ద్వారా భర్తీ చేయవచ్చు అప్పుడు కనీసం ఆలస్యం సమతుల్యమవుతుంది ఆ బఫర్ కొంత ఆలస్యం తీసుకుంటుంది ఇప్పుడు బఫర్కు బదులుగా ఈ OR గేట్ చిత్రంలోకి వస్తోంది ఈ OR గేట్ ఆలస్యం అవుతుంది ఆలస్యం అదే విధంగా ఉంటుంది మీరు క్లాక్ నెట్వర్క్లో కొన్ని మార్పులు చేస్తున్నారు ఆ OR గేట్ను సవరించండి ఆ బఫర్ను సవరించండి దాన్ని OR గేట్ ద్వారా భర్తీ చేయండి ఇది మీరు ఉపయోగించగల ఒక వ్యూహం తద్వారా వక్రీకరణ సమస్య తలెత్తదుకదా ఈ రెండవ సాధారణ విధానం సరఫరా వోల్టేజ్ తగ్గింపు ఇది మరింత ప్రభావవంతంగా ఉంటుంది ఎందుకంటే డైనమిక్ శక్తి ఈ సరఫరా వోల్టేజ్ యొక్క ఈ స్క్వేర్ కి అనులోమానుపాతంలో ఉందని మీరు గమనించండి ఇప్పుడు అన్వేషించిన అనేక విధానాలు ఉన్నాయి స్టాటిక్ విధానం డైనమిక్ విధానం స్టాటిక్ విధానంలో మీరు సర్క్యూట్ను బాగా విశ్లేషిస్తారు కాబట్టి మీ సర్క్యూట్ తక్కువ శక్తిని వినియోగించేలా చేసే సరఫరా వోల్టేజ్ను మీరు తగ్గించవచ్చని నేను ముందే చెప్పాను కానీ మీ సర్క్యూట్ కూడా నెమ్మదిగా మారుతుంది మీరు మీ సర్క్యూట్ను విశ్లేషించవచ్చు మరియు ఆలస్యం పరంగా సర్క్యూట్ యొక్క ఏ భాగాలు అంత క్లిష్టమైనవి కావో తెలుసుకోవచ్చు మొత్తం పనితీరును ప్రభావితం చేయకుండా మీరు వాటిని కొద్దిగా నెమ్మదిగా చేయవచ్చు మీరు ఆ సబ్ సర్క్యూట్లను గుర్తించగలిగితే ఆ బ్లాక్స్ లేదా సబ్ సర్క్యూట్ల విద్యుత్ సరఫరాను తగ్గించగలిగితే ఇది ప్రాథమిక ఆలోచన మరియు మీరు దీన్ని డిజైన్ స్థాయిలోనే స్థిరంగా చేయండి ఇది స్టాటిక్ విధానం అని పిలవబడుతుంది వివిధ ఫంక్షనల్ బ్లాకుల మధ్య సరఫరా వోల్టేజీల పంపిణీ ముందుగానే నిర్ణయించబడిందని స్టాటిక్ విధానం చెబుతుంది డైనమిక్ విధానం ఇలా ఉంటుంది మీకు ప్రాసెసర్లో సూచన ఉంటుంది ఆపరేటింగ్ సిస్టమ్ దానిని అమలు చేయడానికి అధికారం కలిగి ఉండవచ్చు ప్రాసెసర్ యొక్క ప్రస్తుత పవర్ మోడ్ ఏమిటో ఆపరేటింగ్ సిస్టమ్ చెప్పగలదు పవర్ అప్ పవర్ డౌన్ హై స్పీడ్ స్లో స్పీడ్ మీరు పవర్ మోడ్ను డైనమిక్గా కొంత కోణంలో నిర్వచించవచ్చు ఇక్కడ పవర్ వోల్టేజ్లను అవసరమైన విధంగా మార్చవచ్చు ఈ విధానాలలో కొన్నింటిని చిత్రపరంగా చూద్దాం స్టాటిక్ వోల్టేజ్ తగ్గింపును నేను ఇక్కడ ఒక సాధారణ ఉదాహరణతో వివరిస్తున్నాను ఒక సర్క్యూట్లో 3 ఫంక్షనల్ మాడ్యూల్స్ ఉన్నాయి అనుకుందాం ఇవి ఈ 3 దీర్ఘచతురస్రాకార బ్లాకుల ద్వారా చూపించబడ్డాయి ఈ సెంట్రల్ బ్లాక్ వేగంగా ఉండడం నాకు అవసరమని అనుకుందాం కాని ఈ రెండు బ్లాక్స్ నెమ్మదిగా నడిచినా పర్వాలేదు కాబట్టి నేను ఏమి చేస్తాను నేను ఒక జత సరఫరా వోల్టేజ్ పట్టాలను ఉపయోగిస్తాను ఒకటి తక్కువ సరఫరా వోల్టేజ్ కోసం మరొకటి అధిక సరఫరా వోల్టేజ్ కోసం కాబట్టి వేగంగా నడవాల్సిన బ్లాక్ కి అధిక సరఫరా వోల్టేజ్ మరియు నెమ్మదిగా నడవాల్సిన బ్లాక్లకు తక్కువ సరఫరా వోల్టేజ్ ఇవ్వబడుతుంది మరియు ఇది స్టాటిక్ మార్గంలో జరుగుతుంది అంటే దీని అర్థం ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటుంది ఈ పంపిణీ ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటుంది కానీ మీరు ఈ అదనపు విద్యుత్ నెట్వర్క్లను చూడవచ్చు ఈ రౌటింగ్ చేయబడాలి ఒకే విద్యుత్ సరఫరా వోల్టేజ్కు బదులుగా ఇప్పుడు మనకు రెండు విద్యుత్ సరఫరా వోల్టేజీలు ఉన్నాయి కాబట్టి అదనపు విద్యుత్ సరఫరా నెట్వర్క్లు అవసరం పవర్ రౌటింగ్ చాలా క్లిష్టం అవుతుంది మరియు మనము దీనిని కొంచెం సేపటి తరువాత చూద్దాం కొన్ని సమస్యలు ఉన్నాయి మీరు ఈ బ్లాక్లోని ఒక సర్క్యూట్ యొక్క ఇన్పుట్ కి ఈ బ్లాక్ నుండి సర్క్యూట్ యొక్క అవుట్పుట్ను డ్రైవ్ చేస్తున్నప్పుడు ఈ రెండు సర్క్యూట్లు రెండు వేర్వేరు వోల్టేజ్లలో పనిచేస్తున్నట్లు మీరు చూస్తారు కొన్నిసార్లు కొన్ని వోల్టేజ్ స్థాయి అనువాదం అవసరం కావచ్చు కాబట్టి ఈ ఇంటర్ఫేస్ల కోసం మీకు కొంత ప్రత్యేక శ్రద్ధ అవసరం ఇప్పుడు డైనమిక్ విధానాన్ని పరిశీలిద్దాం మనము ఏమి చెబుతున్నాము మనము ఆపరేటింగ్ వోల్టేజ్ మరియు ఫ్రీక్వెన్సీని సర్దుబాటు చేస్తున్నామని చెప్తున్నాము పనితీరు అవసరానికి సరిపోయేలా డైనమిక్గా వోల్టేజ్ మాత్రమే కాకుండా ఫ్రీక్వెన్సీని కూడా సర్దుబాటు చేయవచ్చు సాధారణంగా మీరు ఆధునిక ప్రాసెసర్ యొక్క ఆర్కిటెక్చర్ మరియు సూచనల సెట్ను పరిశీలిస్తే ప్రాసెసర్లకు అనేక పవర్ మోడ్లు ఉన్నాయని మీరు కనుగొంటారు ఒకసారి గమనించండిఇంతకు ముందు ప్రాసెసర్లు శక్తి గురించి ఆందోళన చెందలేదు కానీ ఇప్పుడు మార్కెట్లోకి వచ్చిన చాలా ప్రాసెసర్లు ల్యాప్టాప్లలో కూడా అనేక పవర్ మోడ్లు ఉన్నాయని మీరు తప్పక చూసి ఉంటారు మీరు వాటిలో ఒకదాన్ని సెట్ చేయవచ్చు ప్రాసెసర్ ఈ రకమైన కాన్ఫిగరేషన్కు మద్దతు ఇస్తున్నందున ఇది సాధ్యమే నాకు అధిక పనితీరు మోడ్ కావాలని లేదా తక్కువ పనితీరు కావాలని మీరు ప్రాసెసర్కు చెప్పగలరు కాని అధిక బ్యాటరీ మోడ్ కావాలి అంటే నేను బ్యాటరీ నుండి తక్కువ శక్తిని వినియోగించాలనుకుంటున్నాను నేను అలా ఎక్కువసేపు నడపాలనుకుంటున్నాను కాబట్టి రెండు మోడ్లు ఉండవచ్చు అనేక ఇంటర్మీడియట్ స్థాయిలు కూడా ఉండవచ్చు ఒక తీవ్రతలో ఇది అధిక పనితీరు మోడ్ కావచ్చు ఇక్కడ నేను చెప్పేది విద్యుత్ సరఫరా వోల్టేజ్ అధికంగా ఉంటె మరియు వాస్తవానికి ఆపరేషన్ యొక్క పౌనపున్యం అధికంగా ఉంటుంది మీరు విద్యుత్ పొదుపు మోడ్ను కలిగి ఉండవచ్చు తక్కువ సరఫరా వోల్టేజ్ ఆపరేషన్ యొక్క తక్కువ పౌన పున్యం వాస్తవానికి అనేక ఇంటర్మీడియట్ స్థాయిలు కూడా ఉండవచ్చు కాబట్టి ఈ డైనమిక్ విధానం ఫ్లెక్సిబిలిటీను అందిస్తుంది ఎందుకంటే వినియోగదారుని బట్టి మరియు మీరు నడుపుతున్న ప్రోగ్రామ్లను బట్టి మీరు శక్తి స్థాయిని లేదా పనితీరు స్థాయిని సరిచేయగలరుకదా గమనించదగ్గ విషయం ఏమిటంటే మీరు పునర్నిర్మాణం చేస్తున్నప్పుడు ఒక మోడ్ నుండి మరొక మోడ్కు మారినప్పుడు దీనికి అనేక మిల్లీసెకన్లు పట్టవచ్చు కాబట్టి మీరు ఈ పరివర్తనలను చాలా తరచుగా చేయకూడదు ఇది మీరు గుర్తుంచుకోవాలి అయితే దీన్ని అమలు చేయడానికి మీకు కొన్ని అదనపు లాజిక్కులు అవసరం ఇప్పుడుఇక్కడ వాస్తవానికి ఈ బహుళ వోల్టేజ్ చిప్లో ఎలా అమర్చబడుతుందో మనము చెబుతున్నాము మీరు కొన్ని వోల్టేజ్ ద్వీపాలను కలిగి ఉండవచ్చని ఈ కణాలు వరుసలలో అమర్చబడిన ప్లేస్మెంట్ యొక్క ప్రామాణిక సెల్ రకాన్ని చూద్దాం ఈ ఆరెంజ్ మరియు బ్లూ ఇవి రెండు వేర్వేరు వోల్టేజ్ స్థాయిలను సూచిస్తాయి ఆరెంజ్ VDD అధికంను సూచిస్తుంది బ్లూ VDD తక్కువని సూచిస్తుంది అధిక పనితీరు ఉన్న అన్ని కణాలు అవి ఈ ఆరెంజ్ వరుసలలో ఉంచబడతాయి మరియు తక్కువ పనితీరు కణాలు బ్లూ వరుసలలో ఉంచబడతాయి ఒక ASIC లో లేదా పూర్తి కస్టమ్ డిజైన్లో కూడా మీరు ఒకే రకమైన తత్వాన్ని కలిగి ఉండవచ్చు లేదా మీరు ఏకపక్ష బ్లాక్లను కలిగి ఉండవచ్చు వాటిలో కొన్ని బ్లూ బ్లాక్లు వాటిలో కొన్ని ఆరెంజ్ బ్లాక్లు మీకు అవసరమైన చోట వాటిని మీ చిప్లో ఉంచవచ్చు ఇప్పుడు మీరు దీన్ని సాధారణీకరించాలనుకుంటే మీరు వేర్వేరు వోల్టేజ్ను అనుమతించవచ్చు వీటిని ద్వీపాలు వివిధ వోల్టేజ్ ద్వీపాలు అంటారు మీరు ఒకే వరుసలో వేర్వేరు ద్వీపాలను ఇలా కలిగి ఉండవచ్చు అదే ప్రామాణిక సెల్ వరుసలో మీరు కొన్ని తక్కువ పనితీరువి కొన్ని అధిక పనితీరు మారుతున్న వోల్టేజ్ను కలిగి ఉండవచ్చు అయితే మీరు దీన్ని చేస్తే రౌటింగ్ సమస్యను మీరు వాటిని కలిపితే ఇది వర్తించే వోల్టేజీలు మరింత కష్టమవుతాయి మీరు తక్కువ సరఫరా వోల్టేజ్తో సర్క్యూట్ను అధిక సరఫరా వోల్టేజ్కు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు లేదా దీనికి విరుద్ధంగా చేస్తున్నప్పుడు మీకు స్థాయి కన్వర్టర్ అవసరమని నేను ముందే చెప్పాను నేను ఈ సర్క్యూట్ యొక్క వివరాలలోకి వెళ్ళడం లేదు మీకు అధిక సరఫరా వోల్టేజ్ వద్ద పనిచేసే ఒక సర్క్యూట్ ఉన్నప్పుడు కానీ మీరు దానిని తక్కువ సరఫరా వోల్టేజ్ నుండి పనిచేస్తున్న ఒక సర్క్యూట్ నుండి ఫీడ్ చేస్తుంటే అప్పుడు ఈ VDDL వద్ద అధికంగా 1 ఉన్న ఇది VDDH కి సమానం కాదు ఇది VDDH కన్నా తక్కువ అప్పుడు ఈ ట్రాన్సిస్టర్ ఇంకా బలహీనంగా ఉండవచ్చు మరియు ఒక చిన్న కరెంట్ ప్రవహిస్తూ ఉండవచ్చు స్థాయి అనువాదాలను నిర్వహించడానికి మీకు అనేక సర్క్యూట్లు ఉన్నాయి మొదటి సర్క్యూట్ చెప్పినట్లుగా మీకు రెండు సరఫరా వోల్టేజీలు అవసరమయ్యే సర్క్యూట్ ఉంది ఒక గేట్ తక్కువ సరఫరా వోల్టేజ్తో పనిచేస్తోంది కానీ ఈ సర్క్యూట్లో మాకు ఒకే సరఫరా వోల్టేజ్ ఉంది కాబట్టి ఈ లీకేజ్ కరెంట్ లేకుండా వోల్టేజ్ మార్పిడిని నిర్వహించడానికి మీరు ఈ సర్క్యూట్లలో ఒకదాన్ని ఉపయోగించవచ్చు ఎందుకంటే మనము ఏ జాగ్రత్త తీసుకోకపోతే ఈ లీకేజ్ ఒక ప్రధాన సమస్య అవుతుంది మరియు ఇక్కడ నేను ఈ తక్కువ మరియు అధిక VDD బ్లాకులను ఒకే వరుసలలో కలపగల పరిష్కారాన్ని ఇస్తున్నాను మీరు పవర్ గ్రిడ్ వంటిదాన్ని నిర్వచిస్తున్నట్లుగా నిలువుగా మీరు అనేక వైర్లను నడుపుతున్నారు ప్రత్యామ్నాయంగా ఇలా అనుకుందాం VDD తక్కువ అధిక తక్కువ అధిక తక్కువ అధిక మరియు మీరు ఈ బ్లాక్లను అవి మీతో ఉన్న వోల్టేజ్ గ్రిడ్తో సమలేఖనం చేయబడే విధంగా ఉంచండి వాటిని ఆరెంజ్ లాగా ఒకసారి శక్తివంతం చేయాలనుకుంటే తప్పక ఈ VDDH రైలును వాటి నుండి నడిపాలి బ్లూవి కనీసం ఒక VDDL ను కలిగి ఉండాలి ఈ రైలు వాటి గుండా నడుస్తుంది ఇది ఒక వ్యూహం ఇక్కడ మీరు పొందుతున్నారు లేదా మీరు ఈ శక్తి స్థాయిలను సెల్ ప్లేస్మెంట్తో పాటు బహుళ వోల్టేజ్ స్థాయిలను ఏకీకృతం చేస్తున్నారు మీరు వోల్టేజ్ ద్వీపాల సృష్టితో ప్లేస్మెంట్ను అనుసంధానిస్తున్నారు నెట్లిస్ట్ స్థాయిలోనే మీరు ఈ కణాలలో అధిక సరఫరా వోల్టేజ్తో ఏవి పని చేస్తాయో మరియు ఏ కణాలు తక్కువ సరఫరా వోల్టేజ్తో పని చేస్తాయో నిర్వచిస్తున్నారు మరియు తదనుగుణంగా మీరు నిర్ణయం తీసుకోండి వాస్తవానికి ఇది చాలా సరళమైన విషయం మీరు మొత్తం పనిని డైనమిక్ మార్గంలో చేయాలనుకుంటున్నారు ఫ్రీక్వెన్సీ మరియు వోల్టేజ్ స్కేలింగ్ మీరు డైనమిక్గా చేస్తున్నారు మరియు అలా చేయడం ద్వారా మీరు మీ అవసరానికి అనుగుణంగా ప్రాసెసర్ యొక్క పనితీరు స్థాయిని సర్దుబాటు చేయవచ్చు ఇప్పుడు పరిగణనలోకి తీసుకున్న కారకం ఇలాంటిది మీరు చూసినట్లుగా మీరు కలుసుకోవలసిన సర్క్యూట్లో కొంత సమయ పరిమితి ఉంది నాకు డెల్టా ఆలస్యం తర్వాత అవుట్పుట్ను ఉత్పత్తి చేయాల్సిన సర్క్యూట్ ఉన్నట్లుగా మీ రూపకల్పనలో మీరు వేగవంతమైన గడియారాన్ని వర్తింపజేసే విధంగా దీన్ని రూపొందించారని అనుకుందాం అవుట్పుట్ డెల్టా కంటే చాలా ముందుగానే ఉత్పత్తి అవుతుంది ఇది మీ సరైనదానికి సంబంధించిన సమస్య కాదు కానీ విద్యుత్ వెదజల్లే కోణం నుండి అనవసరంగా మీరు తక్కువ శక్తిని వినియోగిస్తున్నారు ఎందుకంటే మీరు ఆ సర్క్యూట్ను అధిక పౌన పున్యం లేదా అధిక VDD తో నిర్వహిస్తున్నారు ఇది అవసరం లేదు ఎందుకంటే అవుట్పుట్ కొద్దిగా ఆలస్యం కావచ్చు ఆలోచన ఏమిటంటే మీరు పౌనపున్యాలను ఒక స్థాయికి నెమ్మదిగా తయారుచేస్తారు ఇది ఔట్పుట్ని అవసరమైన సమయం బడ్జెట్లో మీ దగ్గర ఉన్నంతలో ఉత్పత్తి చేయడానికి సరిపోతుంది ఇక్కడ పేర్కొన్నది ఇదే ఇది ఎల్లప్పుడూ సమయ పరిమితిని తీర్చగల అతి తక్కువ సరఫరా వోల్టేజ్ వద్ద నడుస్తుంది మీరు రెండు విధానాలను కలిగి ఉంటారు ఒకటి మీరు ఫ్రీక్వెన్సీ డైనమిక్ ఫ్రీక్వెన్సీ స్కేలింగ్ను మాత్రమే సర్దుబాటు చేస్తున్నారు మీరు ఫ్రీక్వెన్సీని సర్దుబాటు చేస్తే చూడండి మీరు విద్యుత్ని మాత్రమే ఆదా చేస్తున్నారు కానీ శక్తిని కాదు ఎందుకంటే మీరు గమనిస్తే ఫ్రీక్వెన్సీని పెంచవచ్చు లేదా తగ్గించవచ్చు మీరు ఫ్రీక్వెన్సీని పెంచుకుంటే మీరు గణనను వేగంగా పూర్తి చేస్తారు మీరు ఫ్రీక్వెన్సీని తగ్గిస్తే మీరు గణనను నెమ్మదిగా పూర్తి చేస్తారు కానీ ఒక సర్క్యూట్లో సంభవించే పరివర్తనాల సంఖ్య ఒకే విధంగా ఉంటుంది మొత్తం శక్తి మారదు తక్షణ శక్తి లేదా సగటు శక్తి కావచ్చు ఎందుకంటే మీరు దీన్ని ఎక్కువ కాలం చేస్తున్నందున సగటు శక్తి తక్కువగా ఉంటుంది కానీ బ్యాటరీ నుండి ఎంత శక్తి అయితే డ్రా అవుతుందో ఆ శక్తి మారదు మీరు డైనమిక్ వోల్టేజ్ స్కేలింగ్ మరియు డైనమిక్ ఫ్రీక్వెన్సీ స్కేలింగ్ రెండింటినీ చేస్తే ఎందుకంటే మీరు వోల్టేజ్ స్కేలింగ్ చేస్తే శక్తి కూడా విద్యుత్తుతో పాటు మారుతుంది ఎందుకంటే ఫ్రీక్వెన్సీతో మీరు బ్యాటరీ నుండి కరెంట్ను డ్రా చేసే ప్రక్రియను మందగిస్తున్నారు కానీ వోల్టేజ్ స్కేలింగ్ ద్వారా మీరు కరెంట్ యొక్క పరిమాణాన్ని తగ్గిస్తున్నారు అంటే మీరు శక్తిని ఆదా చేస్తున్నారు డైనమిక్ వోల్టేజ్ మరియు ఫ్రీక్వెన్సీ స్కేలింగ్ను కలిపే వ్యవస్థను చూద్దాం నేను ఒక సాధారణ వ్యవస్థ గురించి చెబుతున్నాను దీనికి ఈ క్రిందివి అవసరం దీనికి ప్రోగ్రామబుల్ క్లాక్ జెనరేటర్ అవసరం ఇది సాధారణంగా ఫయిజ్ లాక్ లూప్ కంట్రోల్ సర్క్యూట్ మీద ఆధారపడి ఉంటుంది వ్యవస్థలలో ఒకదానిలో గడియార పౌనపున్యం విస్తృత పరిధిలో నియంత్రించదగినది 33 మెగాహెర్ట్జ్ ఇంక్రిమెంట్లలో 200 నుండి 700 మెగాహెర్ట్జ్ అనుకుందాం మీకు విస్తృత డిజైన్ స్థలం అందుబాటులో ఉందని మీరు గమనించండి మీరు గడియార ఫ్రీక్వెన్సీని వివిధ స్థాయిలకు సెట్ చేయవచ్చు అదేవిధంగా మీకు విద్యుత్ సరఫరా నెట్వర్క్ కూడా ఉంది ఇది ప్రోగ్రామబుల్ ఇది కనీస VDD విలువను సెట్ చేస్తుంది ఆ వ్యవస్థలో ఇది 32 స్థాయిలలో 1 1 నుండి 1 6 వోల్ట్ల వరకు ఉందని అనుకుందాం మీరు వోల్టేజ్ను ఈ మధ్య అనేక స్థాయిలకు సెట్ చేయవచ్చు మళ్ళీ ఇక్కడ కూడా మీరు వోల్టేజ్ మరియు ఫ్రీక్వెన్సీని చాలా చక్కటి నియంత్రణతో మార్చవచ్చు మరియు మూడవదిగా ఈ వోల్టేజ్ లేదా గడియార స్థాయిలను సెట్ చేయడానికి ఉపయోగించే ప్రాసెసర్లో నేను చెప్పినట్లు కొన్ని సూచనలు ఉంటాయి ఇవి కొన్ని హార్డ్వేర్ సూచనలు హార్డ్వేర్ స్థాయి సూచనలు మరియు కంప్యూటర్ సిస్టమ్లో ఆపరేటింగ్ సిస్టమ్ను ఈ విషయాలను ప్రారంభించడం లేదా ప్రోగ్రామింగ్ చేసే బాధ్యతను అప్పగించవచ్చు తద్వారా ఇది అవసరమైన ఫ్రీక్వెన్సీ మరియు సరఫరా వోల్టేజ్ను సెట్ చేస్తుంది అంటే ఉన్న గడువులలోనే పని పుర్తిచేయవచ్చు సిస్టమ్లో భారీ లోడ్ ఉంటే OS దాన్ని కనుగొంటుంది అప్పుడు అది VDD వేగంగా నడవడానికి దానిని పెంచుతుంది మరియు VDD స్థిరంగా అయినా తర్వాత అది గడియార పౌనపున్యాన్ని కూడా పెంచుతుంది కాబట్టి ఆపరేషన్లు వేగంగా చేయవచ్చు కానీ మరోవైపు సిస్టమ్ తేలికైన లోడ్తో నడుస్తుంటే అప్పుడు మీరు మొదట గడియారాన్ని నెమ్మది చేయవచ్చు ఆపై పిఎల్ఎల్ కొత్త ఫ్రీక్వెన్సీని లాక్ చేసినప్పుడు మీరు VDD ని నెమ్మది చేయవచ్చు ఇది సాధారణంగా చేసే మార్పుల క్రమం ఇప్పుడు లీకేజీ తగ్గింపు పద్ధతుల గురించి మాడ్లాడుతున్నాం వివిధ పద్ధతులు సాధ్యం అవుతాయి నేను దీని యొక్క చాలా వివరాలలోకి వెళ్ళడం లేదు నేను మీకు ఒక ఆలోచన ఇస్తున్నాను మీరు ట్రాన్సిస్టర్స్ స్టాకింగ్ డ్యూయల్ థ్రెషోల్డ్ పార్టిషనింగ్ అని పిలువబడే టెక్నిక్లను ఉపయోగించవచ్చు లేదా మీరు వేరియబుల్ థ్రెషోల్డ్లను కలిగి ఉండవచ్చు ఇవి ఏమిటో చూద్దాం ట్రాన్సిస్టర్ స్టాకింగ్ అంటే ఒక సాధారణ CMOS సర్క్యూట్లో మీరు ఈ ట్రాన్సిస్టర్లను కలిగి ఉన్నారు వీటిని మీరు సిరీస్లో కనెక్ట్ చేస్తారు ఆలోచన చాలా సులభం మీరు ఒక సర్క్యూట్ కలిగి ఉంటే అక్కడ అవుట్పుట్ నోడ్ లేదా VDD నోడ్ నుండి మీకు తక్కువ సంఖ్యలో ట్రాన్సిస్టర్లు ఉన్నాయి అప్పుడు లీకేజ్ కరెంట్ ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఈ ట్రాన్సిస్టర్లు ప్రతి ఒక్కటి ఆపివేయబడినప్పుడు కూడా ఒక రకమైన లీకేజ్ నిరోధకతను కలిగి ఉంటాయి ఇది సాధారణంగా చాలా ఎక్కువ సమాంతరంగా ఇటువంటి ట్రాన్సిస్టర్లు ఉంటే ఈ లీకేజ్ కర్రెంట్స్ సమాంతర మార్గాలను కనుగొంటాయి మరియు ప్రభావవంతమైన లీకేజ్ కరెంట్ పెరుగుతుంది మీరు ఈ ట్రాన్సిస్టర్లను సిరీస్లో కలిగి ఉంటే దాన్ని స్టాకింగ్ అంటారు అప్పుడు మొత్తం నిరోధకత ఈ ట్రాన్సిస్టర్ల యొక్క ఆఫ్ రెసిస్టెన్స్ల మొత్తం అవుతుంది అది తక్కువ లీకేజ్ కరెంట్ ప్రవాహానికి దారి తీస్తుంది ఇది సులభం ఇది ప్రాథమిక ఆలోచన సిరీస్లో ఈ రకమైన ట్రాన్సిస్టర్ స్టాకింగ్ ఉన్న సర్క్యూట్ మీకు ఉంటే అప్పుడు మొత్తం లీకేజ్ కరెంట్ తగ్గుతుంది ఇది చాలా స్పష్టంగా ఉంటుంది మరియు ఇది కూడా చాలా ప్రాచుర్యం పొందిన టెక్నిక్ చాలా ట్రాన్సిస్టర్లు కల్పితమైనట్టు మీరు గమనించండి వివిధ ప్రాంతాల డోపింగ్ స్థాయిలను మార్చడం ద్వారా మీరు ట్రాన్సిస్టర్ల త్రెషోల్డ్ వోల్టేజ్ను మార్చవచ్చు ట్రాన్సిస్టర్ల త్రెషోల్డ్ వోల్టేజీలు పరికరాల వేగంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయి ఈ విధానం వెనుక ఉన్న ప్రాథమిక ఆలోచన ఇది మన సర్క్యూట్ నెట్లిస్ట్ పెద్ద సంఖ్యలో ట్రాన్సిస్టర్లను కలిగి ఉంటుందని మనము చెప్తున్నాము ఈ ట్రాన్సిస్టర్లలో కొన్నింటిని తక్కువ థ్రెషోల్డ్గా కొన్ని ట్రాన్సిస్టర్లను ఎక్కువ థ్రెషోల్డ్గా మనము వర్గీకరిస్తున్నాము తక్కువ ప్రవేశ వోల్టేజీలు వేగంగా నడుస్తాయి కాని అవి ఎక్కువ లీకేజ్ కరెంట్ కలిగిస్తాయి ట్రేడ్ ఆఫ్ ఉంది సాధారణంగా సర్క్యూట్ యొక్క ఆ భాగాలకు నాకు అధిక వేగం అవసరం లేని చోట నేను ట్రాన్సిస్టర్లను హై థ్రెషోల్డ్ ట్రాన్సిస్టర్లకు సెట్ చేస్తాను ఎందుకంటే కనీసం నా లీకేజ్ కరెంట్ తక్కువగా ఉంటుంది కానీ క్లిష్టమైన మార్గంలో పడే సర్క్యూట్లు లేదా భాగాల కోసం అవి వీలైనంత వేగంగా పనిచేయాలని నేను కోరుకుంటున్నాను నేను ఆ ట్రాన్సిస్టర్లను తక్కువ థ్రెషోల్డ్ గా నిర్వచించాను ఈ విధంగా నేను ట్రాన్సిస్టర్లను 2 సెట్లుగా విభజించగలను క్లిష్టమైన మార్గాలు మరియు సర్క్యూట్ యొక్క ఆలస్యం అవసరాలను విశ్లేషించడం ద్వారా అధిక వేగం మరియు తక్కువ వేగం తద్వారా నా సర్క్యూట్ సమర్థవంతంగా పనిచేస్తుంది మరియు ఇంకా తక్కువ శక్తిని వినియోగిస్తుంది నేను చెప్పినట్లుగా ట్రాన్సిస్టర్ల విభజనను నేను రెండు సమూహాలుగా నిర్వచించాను ప్రాథమిక లక్ష్యం క్లిష్టమైన మార్గాల ఆలస్యాన్ని తగ్గించడం మరియు మొత్తం విద్యుత్ వినియోగాన్ని తక్కువ స్థాయిలో ఉంచడం మరియు సాధారణంగా మీరు వేరియబుల్ థ్రెషోల్డ్ ట్రాన్సిస్టర్లను కలిగి ఉండవచ్చు ఇక్కడ మీరు రెండు సాంకేతిక పరిజ్ఞానాలు మాత్రమే కాకుండా తుది స్థాయిలో త్రెషోల్డ్ స్థాయిని అనేక స్థాయిలకు సర్దుబాటు చేయగల సాంకేతికతను కలిగి ఉన్నారు ఇది చేయటం చాలా కష్టమేమి కాదు మీరు ట్రాన్సిస్టర్ యొక్క సబ్స్ట్రేట్ బయాస్ వోల్టేజ్ను మార్చగలిగితే మీకు ఆ వోల్టేజ్ను మార్చడానికి ఒక విధానం ఉంటే థ్రెషోల్డ్ వోల్టేజ్ కూడా మారుతుంది ఈ విధానం వెనుక ఉన్న ప్రాథమిక ఆలోచన ఇది మీరు VTH ను తగ్గిస్తే మీ ట్రాన్సిస్టర్లు వేగంగా మారుతాయనే ఈ పాయింట్ను నేను ఇప్పటికే చెప్పాను కానీ మీ లీకేజ్ కరెంట్ చాలా వేగంగా పెరుగుతుంది VTH ను తగ్గించడం కూడా తగ్గుతుంది ట్రాన్సిస్టర్ను వేగంగా చేస్తుంది నేను ఇప్పటికే చెప్పిన రెండు విషయాలు ఇవి విధానం ఇలా పనిచేస్తుంది మీకు ఈ ట్రాన్సిస్టర్లు ఉన్నాయి ఈ ఉపరితలం మీరు రెండు వోల్టేజ్ మూలాలకు కనెక్ట్ చేస్తారు మీరు V సబ్స్ట్రేట్ బయాస్ ని సబ్స్ట్రేట్ బయాస్ వోల్టేజ్ అని పిలుస్తారు పి ట్రాన్సిస్టర్కు ఒకటి ఎన్ ట్రాన్సిస్టర్కు ఒకటి బాడీ బయాస్ వోల్టేజ్ను మార్చడం ద్వారా మనకు థ్రెషోల్డ్ వోల్టేజ్లో మార్పు ఉంటుంది ఇప్పుడు ఈ గ్రాఫ్ వాస్తవానికి సబ్స్ట్రేట్ బయాస్ వోల్టేజ్ను మార్చడం ద్వారా మీరు థ్రెషోల్డ్ వోల్టేజ్ను 0 4 వోల్ట్ నుండి 0 9 వోల్ట్ వరకు విస్తృత శ్రేణిలో మార్చవచ్చని చూపిస్తుంది రన్ టైమ్లో మీరు ఈ వోల్టేజ్లను మార్చడానికి మళ్లీ కొన్ని సూచనలను కలిగి ఉంటారు తద్వారా ట్రాన్సిస్టర్ల యొక్క థ్రెషోల్డ్ వోల్టేజ్ను వేగంగా లేదా నెమ్మదిగా నడిపించేలా సర్దుబాటు చేయవచ్చు కాబట్టి ఇది మళ్ళీ డిజైన్కు కొత్త కోణాన్ని తెరుస్తుంది మీరు మీ ట్రాన్సిస్టర్ స్థాయి నెట్లిస్ట్ను రూపకల్పన చేస్తున్న విధానం మీరు వాటిని ప్రోగ్రామింగ్ చేసే విధానం వాటిని విభజించడం పరిమితులను సర్దుబాటు చేయడం కాబట్టి ఇక్కడ మీకు ఈ ఫ్లెక్సిబిలిటీ ఉంటే కొత్త సవాళ్లు ఎదురవుతాయి కానీ ఇక్కడ ఉన్న ఏకైక సమస్య ఏమిటంటే మీరు ఈ రకమైన సదుపాయాన్ని కలిగి ఉండాలనుకుంటే మీ ఫాబ్రికేషన్ కొంచెం కష్టమవుతుంది సాంప్రదాయ CMOS ఫాబ్రికేషన్కు డబుల్ వెల్ ఫాబ్రికేషన్ ప్రాసెస్ అవసరం కాబట్టి ఇప్పుడు మనకు ట్రిపుల్ వెల్ ఫాబ్రికేషన్ ప్రాసెస్ అవసరం ఇది ఫాబ్రికేషన్ ఖర్చును పెంచుతుంది చివరగా మనము స్లీప్ ట్రాన్సిస్టర్లను ఉపయోగించి పవర్ గేటింగ్ అని పిలువబడే ఒక పద్ధతిని చర్చించాము ఆలోచన చాలా సులభం సాధారణంగా మనకు ఈ VDD మరియు VSS ఉన్నాయి ఈ రెండు విద్యుత్ సరఫరా వోల్టేజీలు గేట్లను నడుపుతున్నాయి ఇప్పుడు మనకు తక్కువ స్థాయి VDV మరియు VSSV వద్ద సహాయక వోల్టేజ్ ఉంది కాబట్టి మనం చెబుతున్నది ఏమిటంటే కొన్నిసార్లు ఈ ట్రాన్సిస్టర్లను యాక్టివేట్ చేయడం ద్వారా ఈ SL ని 1 కి సెట్ చేయడం ద్వారా ఈ సర్క్యూట్ను స్లీప్ మోడ్కు సెట్ చేయవచ్చు మీరు SL ని 1 కి సెట్ చేస్తే ఈ ట్రాన్సిస్టర్లు మరియు ఈ ట్రాన్సిస్టర్లు ఆపివేయబడతాయి ఇప్పుడు ఈ సర్క్యూట్ ఈ తక్కువ వోల్టేజ్ ద్వారా శక్తిని పొందుతుంది కాబట్టి ఇది పవర్ డౌన్ మోడ్ లాంటిది మనము నిద్రావస్థకు సర్క్యూట్లను ఉంచగలిగితే మీరు ప్రస్తుతం ఎటువంటి గణన చేయనట్లయితే విద్యుత్ వినియోగం గణనీయంగా తగ్గుతుంది ఇప్పుడు కొన్ని సర్క్యూట్లు స్టోరేజ్ ఎలెమెంట్స్ ఫ్లిప్ ఫ్లాప్స్ కావచ్చు కాబట్టి మీరు నిజంగా VDD ని స్విచ్ ఆఫ్ చేయలేరు మీరు VDD ని ఆపివేస్తే మెమరీ మూలకాలలో నిల్వ చేయబడిన మీ డేటా పోతుంది కాబట్టి మీరు వోల్టేజ్ స్థాయిని తగ్గించే పవర్ డౌన్ మోడ్ను కలిగి ఉండటం మంచిది డేటా నిల్వను అలాగే ఉంచనివ్వండి కానీ మీకు ఎప్పుడైనా అవసరమైనప్పుడు మీరు మళ్లీ వోల్టేజ్ను జాక్ చేసి దాన్ని ఉపయోగించడం ప్రారంభించండి సరేనా ఇది ప్రాథమికంగా స్లీప్ ట్రాన్సిస్టర్లను ఉపయోగించి పవర్ గేటింగ్ అని అర్థం మరియు చిప్ స్థాయిలో మీరు దీన్ని సులభంగా అమలు చేయవచ్చు మీరు కొంత శక్తి స్విచ్ ను స్టాండర్డ్ కణాలలో పొందుపరచవచ్చు ఇవి స్టాండర్డ్ కణాల వరుసలు మీరు ఈ రకమైన కొన్ని స్విచ్లను పొందుపరచవచ్చు ఈ స్విచ్లను ఉపయోగించడం ద్వారా మీరు ఈ స్లీప్ ట్రాన్సిస్టర్లను ఆన్ మరియు ఆఫ్ సర్దుబాటు చేయవచ్చు కాబట్టి ఈ పద్ధతిని సరైన మార్గంలో ఉపయోగిస్తే మీరు శక్తిని 1000 రెట్లు తగ్గించగలరని నిరూపించబడింది కాబట్టి ఆ కోణంలో ఇది చాలా మంచి డిజైన్ శక్తిని నియంత్రించడానికి మంచి డిజైన్ ఫిలాసఫీ అయితే దీనికి చాలా విశ్లేషణ అవసరం సర్క్యూట్ స్థాయి విశ్లేషణ మరియు ఈ స్లీప్ మోడ్లను మీరు అమలు చేయాల్సిన లేదా చేర్చాల్సిన బ్లాక్లు ఏమిటో తెలుసుకోవడానికి లెక్కింపు చేయాలి దీనితో మనము ఈ ఉపన్యాసం చివరికి వచ్చాము మనము మన తదుపరి ఉపన్యాసాలలో శక్తిని తగ్గించడానికి కావాల్సిన కొన్ని ఇతర పద్ధతులతో కొనసాగిద్దాం